హలో ఈ మాడ్యూల్లో మరియు వాస్తవానికి ఇది ఈ ప్రత్యేకమైన ఉపన్యాసం వివిధ మాడ్యూళ్ల సమూహము మనము ఆసిలేటర్లను ఎలా రూపొందించాలో చూస్తాము కాబట్టి ఇప్పటి వరకు మనం యాంప్లిఫైయర్లను చూశాము ఫిల్టర్లను చూశాము ఆపై మనం ఆసిలేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చో చూద్దాము కాబట్టి గత ఉపన్యాసములో మనము అనేక రకాల ఫిల్టర్లను చూశాము లో పాస్ హై పాస్ బ్యాండ్ పాస్ బ్యాండ్ రిజెక్ట్ యాంప్లిఫైయర్లు ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ కంపరేటర్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కాబట్టి అనేక అనువర్తనాల కోసం ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ ని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి నేర్చుకుంటున్నాము కాబట్టి మీరు ఆసిలేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆసిలేషన్స్ అంటే ఏమిటి ఆసిలేషన్స్ అంటే వైబ్రేటింగ్ ఇది డోలనాన్ని అనగా చలనాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి మనము ఈ వైబ్రేటింగ్ మోషన్ను ఎలా ఉత్పత్తి చేయగలము లేదా మీరు ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడితే ఈ వైబ్రేటింగ్ సిగ్నల్ను మనము ఎలా ఉత్పత్తి చేయగలము స్థిరంగా స్థిరమైన ఫ్రీక్వెన్సీ తో ఆసిలేట్ అయ్యే దానిని మనము ఆసిలేటర్ తో ఉత్పత్తి చేయగలం ఈ స్థిరమైన పౌనఃపున్యానికి మనం ఎలా చేరుకోవచ్చు ఈ స్థిరమైన పౌనఃపున్యాన్ని ఉత్పత్తి చేసే ఆసిలేటర్ సర్క్యూట్ను రూపకల్పన చేయడంలో ఆప్ యాంప్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది మొదలగు విషయాలను ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో చూద్దాం ఆసిలేటర్లు అంటే ఏమిటో చూద్దాం కాబట్టి ఈ తరగతి ఆసిలేటర్లు గురించి మరియు రెండవ భాగంనాయిస్ గురించి ఉంటుంది కాబట్టి ప్రస్తుత మాడ్యూల్స్ నందు ఆసిలేటర్లు అంటే ఏమిటో చూద్దాము ఇది క్లాస్ నంబర్ 12 కాబట్టి మీరు ఆసిలేటర్స్ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడైనా మన శరీరం గురించి ఆలోచించారా కాబట్టి మనకు మెదడు ఉంది అవునా మనందరికీ మెదడు ఉంది నేను ఆశిస్తున్నాను మరియు మనము దానిని ఉపయోగిస్తాము కాబట్టి ఇది మాస్టర్ గడియారం తప్ప మరొకటి కాదు ఇది మన మాస్టర్ క్లాక్ ఎప్పుడు నిద్రపోవాలో ఎప్పుడు మేల్కొని ఉండాలో ఆకలితో ఉన్నప్పుడు ఇది మరియు ఇది ప్రతిదీ ఈ మెదడు ద్వారా నియంత్రించబడుతుంది ఇది మాస్టర్ గడియారం మరియు తర్వాత మన శరీరం అనేక భాగాలను కలిగి ఒక సిగ్నల్ ఏర్పరుస్తుంది అది ఒక ఆసిలేషన్ సిగ్నల్ కి ఉదాహరణ మీరు థైరాయిడ్ గ్రంధి ని లేదా అస్థిపంజర కండరాలను లేదా ఎండోక్రైన్ క్లోమం లేదా చర్మం ఫైబ్రోబ్లాస్ట్స్ లను తీసుకున్నట్లయితే ప్రతి దాని లోనూ నిర్దిష్ట నమూనాను చూడవచ్చు కాబట్టి అక్కడ కొన్ని ఆసిలేషన్స్ ను మీరు ప్రతీ చోటా చూడవచ్చు మీరు చూసే ఆసిలేషన్స్ ప్రతీ చోటాఉన్నాయి మీరు శక్తిని గురించి చెబితే శక్తి సానుకూలమైనది శక్తి ప్రతికూల శక్తి అంటే మన చుట్టూ ఉండే ఆసిలేషన్స్ తప్ప మరేమీ కాదు కాబట్టి కొన్ని రకాల డోలనాలను చూద్దాం మరియు ఈ ఆసిలేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చో చూద్దాం కాబట్టి మొదట ముందు మనం ఆసిలేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము ఆసిలేటర్ను డిజైన్ చేయవలసి వచ్చినప్పుడు మనం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని ఉపయోగించాలి ఐతే మనము యామ్ప్లిఫయర్ల విషయములో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ని ఉపయోగిస్తాము కాబట్టి ఆసిలేటర్ అంటే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ సిద్ధాంతము ఆధారముగా పనిచేసే ఒక సర్క్యూట్ ఈ సర్క్యూట్ అవుట్పుట్ సిగ్నల్ను ఉత్పత్తి చేసే జనరేటర్ గా పనిచేస్తుంది ఇది ఆసిలేట్ అవుతుందిమరియు స్థిరమైన గెయిన్ మరియు పౌన పున్యంతో డోలనం చేసే అవుట్పుట్ ని ఉత్పత్తి చేస్తుంది దీనికి ఇన్పుట్ సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ అవసరం లేదు అవసరం అంటే ఆసిలేటర్ అంటే సహాయముతో ఒక నిర్దిష్ట యాంప్లిట్యూడ్ నిర్దిష్ట పీక్ యాంప్లిట్యూడ్ కలిగిన వోల్టేజ్ ని నిర్దిష్ట పౌనఃపున్యముతో గల ఒక అవుట్పుట్ ని ఉత్పత్తి చేయగలము అని అవునా ఆసిలేటర్ అంటే నిర్దిష్ట పీక్ యాంప్లిట్యుడ్ కలిగిన వోల్టేజ్ ని నిర్దిష్ట పౌనఃపున్యముతో గల ఒక అవుట్పుట్ ని ఉత్పత్తి చేయగల సర్క్యూట్ రెండవ పాయింట్ ఏమిటంటే దీనికి ఏ విధమినా ఇన్ పుట్ సిగ్నల్ అవసరం లేదు మనము ఎందుకో ఎలాగో మనము చూద్దాము సరేనా ఆసిలేటర్ గురించి మీరు అర్థం చేసుకోవలసిన రెండు విషయాలు సంక్షిప్తంగా ఆసిలేటర్ ఒక యాంప్లిఫైయర్ ఇది పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని ఉపయోగిస్తుంది మరియు బాహ్య ఇన్ పుట్ సిగ్నల్ లేకుండానే కావలసిన పౌనఃపున్యంలో తరంగ రూపాన్ని అవుట్పుట్ వద్ద ఉత్పత్తి చేస్తుంది కాబట్టి నేను నాన్ ఇన్వర్టింగ్ చేయబడిన వోల్టేజ్ గెయిన్ ని A గా పరిగణించినట్లయితే నేను ఈ వోల్ట్ యాంప్లిఫైయర్ వోల్టేజ్ గెయిన్ A గా పరిగణించినట్లయితే అక్కడ మనం చూడగలిగేది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ యొక్క ఫీడ్బ్యాక్ β గా ఉంది అవునా వోల్టేజ్ గెయిన్ A తో ఇక్కడ ఒక యాంప్లిఫైయర్ ఉంది అక్కడ ఒక ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ఉంది దానిని β అని పిలుస్తాము అవునా ఈ ఫీడ్ బ్యాక్ పాసిటివ్ అని చెప్పబడుతుంది ఎప్పుడైనా అవుట్ పుట్ ని ఏదైనా ఒక భాగానికి ఇన్పుట్ గా ఇచ్చినట్లయితే అప్పుడు అది యాంప్లిఫైయర్ కి అనువర్తించబడిన ఆ ఒరిజినల్ ఇన్పుట్ సిగ్నల్ కి ఫేజ్ లో ఉంటుంది దాని అర్థం ఏమిటి ఈ వాక్యాన్ని చూడండి ఫీడ్ బ్యాక్ అంటే ఏమిటి ఈ ఆ అవుట్ పుట్ యొక్క బాగములో ఫీడ్ బ్యాక్ పాజిటివ్ అని చెప్పబడినది ఇది అవుట్ పుట్ అవునా అవుట్ పుట్ యొక్క భాగము ఏదైనా ఇన్ పుట్ కి ఇన్ పుట్ గా ఇవ్వబడితే అదే ఫీడ్ బ్యాక్ ఇది ఇన్పుట్ అవునా ఇన్ ఫేజ్ ఇన్ ఫేజ్ అంటే అర్ధము మీ ఇన్పుట్ ఇక్కడ మరియు దీని అవుట్ ఫేజ్ లో ఉండవచ్చు ఉండకపోవచ్చు ఇది ఇన్ పుట్ యొక్క ఫీడ్ బ్యాక్ ఇది ఇన్పుట్ తో ఫేజ్ లో ఉండవచ్చు ఇది ఫేజ్ లో ఉంది ఆసిలేటార్ అవుట్ పుట్ యొక్క భాగము అవుట్ పుట్ తో మనము ఫీడ్ బ్యాక్ చేస్తున్నామో అది ఆసిలేటర్ ఔట్పుట్ తో ఫేజ్ లో ఉండాలి మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది ఈ స్కీమాటిక్ చూడండి ఈ స్కీమాటిక్ నందు ఇది మీ ఇన్పుట్ సిగ్నల్ అవునా మరియు ఇది మీ ఫీడ్ బ్యాక్ యొక్క సిగ్నల్ ఇన్పుట్ వోల్టేజ్ లేదా ఇన్పుట్ సిగ్నల్ Vs ఫీడ్ బ్యాక్ సిగ్నల్ Vf అన్నీ సరే ఈ Vi విలువ Vs Vf లేదా Vs Vf పైఆధారపడి ఉంటుంది అప్పుడు మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఉంది ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఫీడ్ బ్యాక్ నెట్వర్క్కు ఫీడ్బ్యాక్ మరియు ఇది ఇన్పుట్ సిగ్నల్కు తిరిగి వెళుతుంది సులభం చాలా సులభం సూపర్ ఈజీ కాబట్టి ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ మీటర్ ఉన్నప్పుడు మరియు అవుట్పుట్ వోల్టేజ్ను వర్తింపజేసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్లో ఒక భాగం మరియు ఇన్పుట్కు ఫేజ్ లో ఉన్న ఫీడ్బ్యాక్ అని మనము తెలుసుకున్నాము అందుకే ఇది పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకే ఇది పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అనబడుతుంది తరువాత ఇన్పుట్ వద్ద సైనుసోయిడల్ సిగ్నల్ Vs ఇన్పుట్ గా వర్తించబడినది అని అనుకుందాము నాన్ ఇంవర్టింగ్ యాంప్లిఫైయర్ ఇన్వర్ట్ చేయనందున అవుట్పుట్ సిగ్నల్ ఇన్పుట్ తో ఫేజ్ లో ఉంటుంది అవుట్పుట్ సిగ్నల్ యొక్క కొంత భాగం ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ద్వారా యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ కి తిరిగి ఇవ్వబడుతుంది ఇది చిత్రం పటములో లో చూపబడింది ఇది మనం మాట్లాడుతున్నది ఇది మన యాంప్లిఫైయర్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అని భావించాము నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటే మీ అవుట్ పుట్ ఇన్పుట్ తో ఫేజ్ లో ఉంటుంది ఇది 0 డిగ్రీ అయితే ఇది కూడా 0 డిగ్రీ సరైనది అవునా మరియు ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అయితే మీ అవుట్పుట్ 180 అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటుంది 180 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ నేను ఈ సిగ్నల్ని చూస్తే మరియు ఇన్పుట్ సిగ్నల్ని చూస్తే నా అవుట్పుట్ 180 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంది కానీ ఇక్కడ మనం పరిగణించినది మనం ఉపయోగిస్తున్న యాంప్లిఫైయర్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాబట్టి మీ అవుట్పుట్ ఇన్పుట్ సిగ్నల్ కి ఫేజ్ లో ఉంటుంది ఇది చాలా సులభం కాబట్టి ఈ స్లయిడ్ మనకు ఏమి చూపిస్తుందో మరోసారి త్వరగా చూద్దాం ఒకటి ఆసిలేటర్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని ఉపయోగిస్తుంది రెండవది ఆసిలేటర్ స్థిరమైన యాంప్లిట్యుడ్ మరియు స్థిరమైన ఫ్రీక్వెన్సీ కలిగిన సిగ్నల్ ని ఉత్పత్తి చేసే ఒక సర్క్యూట్ మూడవ విషయం చూస్తే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అవుట్ పుట్ సిగ్నల్ యొక్క ఫేజ్ ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఫేజ్ లో ఉంటే ఆ ఫీడ్ బ్యాక్ ని పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అని అంటారు కాబట్టి ఈ విషయాలను ఆసిలేటర్ల పరిచయంలో మనము నేర్చుకున్నాము ఇప్పుడు యాంప్లిఫైయర్ గెయిన్ అంటే అ గెయిన్ అది అవుట్ పుట్ వోల్టేజ్ Vo ని ఇవ్వడానికి Vi ని A రెట్లు పెంచుతుంది మరియు ఈ సర్క్యూట్ స్కీమాటిక్ చూడండి ఇక్కడ మనం ఈ భాగం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మనం చూసేది ఏమిటంటే యాంప్లిఫైయర్ ఇన్పుట్ Vi అవుట్పుట్ Vo కాబట్టి మనం A ని ఎలా నిర్వచించగలం A ని Vi Vo గా నిర్వచించవచ్చు ఇది ఓపెన్ లూప్ గెయిన్ ఎందుకంటే ఈ చతురస్రాన్ని పరిగణించినట్లయితే నా సర్క్యూట్ ఉన్నఈ దీర్ఘచతురస్రము ఎటువంటి అభిప్రాయం లేదు మరియు అందుకే ఇది ఓపెన్ లూప్ గెయిన్ ఇది ఓపెన్ లూప్ గెయిన్ కాబట్టి మనం చూసేది ఏమిటంటే యాంప్లిఫైయర్ గెయిన్ అనేది అవుట్పుట్ సిగ్నల్ Vo ని ఇవ్వడానికి ఇన్పుట్ సిగ్నల్ Vi ని A రెట్లు పెంచుతుంది లేదా మనం A ఈక్వల్ టు Vi Vo అని వ్రాయవచ్చు ఇది ఓపెన్ లూప్ గెయిన్ యాంప్లిఫైయర్ ఓవరాల్ సిస్టమ్ ఇన్పుట్ Vs ఐతే మరియు నెట్ అవుట్పుట్ Vo కాబట్టి మనం తిరిగి వెళ్దాం ఇప్పుడు మనం చెబుతున్నది ఏమిటంటే ఈ ఆసిలేటర్ ఓవరాల్ ఇన్పుట్ Vs అవునా మరియు అవుట్పుట్ Vo కదా మొత్తం Vs ఇది యాంప్లిఫైయర్ ఇన్పుట్ సిగ్నల్ కానీ మొత్తం Vs కాబట్టి Vs మరియు Vo కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మొత్తం వ్యవస్థ Vs అవుట్పుట్ Vo Vo మరియు Vs మధ్య నిష్పత్తి ఫీడ్ బ్యాక్ యొక్క ప్రభావంగా పరిగణించబడుతుంది దీనిని సర్క్యూట్ యొక్క క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటారు మరియు ఇది Af Vo Vs చే ఇవ్వబడుతుంది ఈ సందర్భంలో మనము సిగ్నల్ Vs లను పరిగణించినప్పుడు మరియు సిగ్నల్ Vo ను పరిగణించినప్పుడు ఈ Vs మరియు Vo లు ఒకదానిపై ఒకటి ఆధారపది ఉన్నాయని మీరుము అర్థం చేసుకోవాలి ఎందుకంటే Vf మీ యాంప్లిఫైయర్ కు వర్తించబడిన Vs ఇప్పుడు అది క్లోజ్డ్ లూప్ యాంప్లిఫైయర్ ఎందుకంటే మనం లూప్ను మూసివేయలేదు మరియు ఇక్కడ మనం గెయిన్ ను పొందవచ్చు Af Vs Vo ఇప్పుడు మనం గెయిన్ Vo Vi కి సమానం అని వ్రాయవచ్చు కాబట్టి ఇది జరుగుతుంది మనము మరొక పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని చూద్దాము మరియు యాంప్లిఫైయర్ కి ఇన్పుట్ Vi పొందడానికి ఫీడ్ బ్యాక్ వోల్టేజ్ Vt ఇన్పుట్ సిగ్నల్ Vs కి జోడించబడుతుంది అవునా ఇదే సరైనది ఎందుకు నేను చూసినట్లయితే నా ఫీడ్ బ్యాక్ సిగ్నల్ Vt ఎందుకంటే నా ఇన్పుట్ సిగ్నల్ Vsఅప్పుడు నా Vi విలువ Vi Vs Vt ఎందుకంటే ఆ సిగ్నల్ ఫేజ్ లో ఉంది మరియు మేము వ్రాసినది నేను ఫీడ్ బ్యాక్ సిగ్నల్ మరియు ఇన్పుట్ సిగ్నల్ కి సమానం ఈ Vi యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ కానీ Vt ఫీడ్ బ్యాక్ సిగ్నల్ అది ఫీడ్ బ్యాక్ ఫాక్టర్ β మీద ఆధారపడి ఉంటుంది మీకు తెలుసు ఈ సిగ్నల్ ఫీడ్ బ్యాక్ ఫాక్టర్ β మీద ఆధారపడి ఉంటుంది అని కాబట్టి మనము VtβVo అని వాస్తాము కాబట్టి దీనిని నేను ఈక్వేషన్ 1 అని అంటాను మరియు ఇది ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 1 లో ప్రతిక్షేపిస్తే నాకు ఏమి ఉంటుంది ఏమి ఉంటుంది అంటే ViβVo VsVi βVo మళ్ళీ చూడండి మనం ఏమి చేసామో నిశితంగా గమనిస్తే మనం Af యొక్క సమీకరణాన్ని పొందాము అవునా ఇప్పుడు ఇక్కడ మనము 20 ని ఒక స్థిరాంకముగా ఉంచాము మరియు మనము β ని పెంచుతున్నాము మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఇది 0 04 కన్నా తక్కువ 0 04 0 045 కన్నా తక్కువ అంటే 0 5 కన్నా తక్కువ అంటే మనము పెంచుతున్నాము అవునా అలా పెరుగుతున్నప్పుడు Af లో పెరుగుదల ఇన్ఫైనైట్ అయ్యే స్థాయికి చేరటం చూస్తాము ఇప్పుడు అది ఇన్ఫైనైట్ కాదు అంటే ఇక్కడ ఆసిలేషన్ ప్రారంభమవుతుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే సర్క్యూట్ గెయిన్ చెందటం ఆగిపోతుంది మరియు ఆసిలేట్ అవ్వటం ప్రారంభిస్తుంది ఇది విస్తరించడాన్ని ఆపివేస్తుంది మరియు ఇక్కడ ఆసిలేట్ అవ్వటం ప్రారంభిస్తుంది ముఖ్యమైన ఈ స్లయిడ్ నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు కానీ అవుట్పుట్ సిగ్నల్లో కొంత భాగం మాత్రమే ఫీడ్బ్యాక్ గా ఇన్పుట్ కుఇవ్వబడుతుంది లేదా β చాలా చిన్నది β చాలా చిన్నది కాబట్టి ఆసిలేటర్ను అర్థం చేసుకోవాలంటే బార్క్ హాసన్ క్రైటీరియా అనే చాలా ముఖ్యమైన ప్రమాణాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ బార్క్ హాసన్ క్రైటీరియా అంటే ఏమిటి మరియు ఆసిలేటర్ను సరిగ్గా అర్థం చేసుకోవడాని ఎందుకు నేర్చుకోవాలి కాబట్టి బార్క్ హాసన్ క్రైటీరియా అంటే ఆసిలేషన్స్ ఎలా సరిగ్గా పని చేస్తాయనే ఆలోచనను పొందడానికి బార్క్ హాసన్ క్రైటీరియా ను అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు తెరను చూసినట్లయితే మీరు కనుగొన్నది ఏమిటంటే ఓపెన్ లూప్ గెయిన్ A గా గల ప్రాథమిక ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను పరిగణనలోకి తీసుకుంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ యొక్క అటెన్యూయేషన్ β గెయిన్ A కంటే తక్కువగా ఉంటుంది చిత్ర పటములో చూపిన విధముగా ఇది ప్రాథమిక యాంప్లిఫైయర్ ఇన్వర్ట్ చేయడం వలన ఇన్పుట్ మరియు అవుట్ పుట్ ల మధ్య 180 డిగ్రీల ఫేజ్ మార్పును ఉత్పత్తి చేస్తుంది అవునా మరొక విషయం మనము ఏమి చూశాము అంటే ఇన్పుట్ సిగ్నల్ అనువర్తిస్తే నా యాంప్లిఫైయర్ ని ఇన్వర్టింగ్ గా పరిగణనలోకి తీసుకుంటే అప్పుడు నా అవుట్పుట్ సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ తో 180 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటుంది అదే ఈ వాక్యములో వ్రాసి ఉంది ఇది అర్థం చేసుకోవడం సులభం ఇప్పుడు ఇప్పుడు ఇన్పుట్ Vi యాంప్లిఫైయర్ కి అనువర్తించబడినది అవునా యాంప్లిఫైయర్ కి Vi కి అనువర్తించబడిన యాంప్లిఫైయర్ యొక్క ఔట్పుట్ వోల్టేజ్ ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ఉపయోగించి ఉత్పత్తి చేయబడినది కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లు ఉండాలి Vo తో ఫీడ్ చేయబడిన కొన్ని ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లు ఉండాలి మరియు ఇది మీ Vi కి ఇవ్వబడుతుంది కాబట్టి మీ Vs కనుగోనబడుతుంది ఇదే మనము చూసింది అవునా కాబట్టి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉండాలి అంటే ఈ ఆసిలేటర్ యొక్క వోల్టేజ్ లో యొక్క కొంత భాగాన్ని నేను ఇన్పుట్ కి ఫీడ్ బ్యాక్ చేస్తే ఇక్కడ ఫేజ్ 180 డిగ్రీలలో ఉంది కానీ ఇక్కడ నాకు అదే ఫేజ్ కావాలి అదే దశ కావాలి ఎందుకంటే ఇది పాజిటివ్ ఫీడ్ బ్యాక్ మనము ఇప్పుడే చూశాము ఇక్కడ ఇది 180 డిగ్రీల ఫేజ్ లో ఉంది నాకు అదే ఫేజ్ కావాలి కాబట్టి ఇక్కడ తిరిగి వచ్చినది ఏమిటి కానీ ఫీడ్ బ్యాక్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కావాలి అంటే ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ని ఉపయోగించి ఉత్పత్తి చేసిన అవుట్ పుట్ వోల్టేజ్ ఇన్ పుట్ Vi కి ఫేజ్ లో ఉండాలి అవునా అదే కదా మనము చూసినది కాబట్టి ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ 180 డిగ్రీల ఫేజ్ మార్పును ప్రవేశపెట్టాలి దీనిని అర్ధము చేసుకోవటం సులభం మనము ఏమి చెపుతున్నాము అంటే ఇలాంటి ఇన్పుట్ సిగ్నల్ ను వర్తింపజేస్తే 180 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్న అవుట్పుట్ సిగ్నల్ ని నేను చూస్తాను అందులో కొంత భాగాన్ని ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ β ద్వారా ఇన్పుట్ కి తిరిగి అందించాలి ఇది నాకు తెలుసు మనం సరిగ్గా చూసినట్లు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా అవుట్పుట్లో కొంత భాగం ఇన్పుట్కు తిరిగి ఇవ్వబడుతుంది కాబట్టి అవుట్పుట్లో కొంత భాగం ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఇన్పుట్ తో పోలిస్తే 180 డిగ్రీల అవుట్ అఫ్ ఫేజ్ అవునా కానీ ఇన్పుట్ తో ఫేజ్ లో ఉండాలి అని మనకి తెలుసు ఇన్పుట్ లో భాగంగా ఫీడ్ బ్యాక్ చేసిన సిగ్నల్ యొక్క ఫేజ్ ఇన్పుట్ కి ఫేజ్ లో ఉండాలి అంటే ఫీడ్ బ్యాక్ ద్వారా అందచేయబడిన ఇన్పుట్ ఫేజ్ 0 గా ఉండాలి కానీ ఇక్కడ 180 డిగ్రీలుగా ఉన్నది నేను దీన్ని 0 డిగ్రీగా ఎలా చేయగలను కాబట్టి ఈ 180 డిగ్రీలు నా β లో 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ను ప్రవేశపెడితే 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ను ప్రవేశపెడితే నా ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ లో 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ను ప్రవేశపెడితే అప్పుడు 180 డిగ్రీలు ప్లస్ 180 డిగ్రీలు అప్పుడు 360 డిగ్రీలు 360 డిగ్రీలు 0 డిగ్రీలకు సమానము 0 మరియు 360 డిగ్రీలు ఒకే విధంగా ఉంటాయి అంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ β ఫేజ్లో 180 డిగ్రీల మార్పును నా యాంప్లిఫైయర్ ద్వారా ప్రవేశపెట్టాలి నేను ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ని ఉపయోగిస్తే నా అవుట్ పుట్ ఇన్పుట్ కి అవుట్ ఆఫ్ ఫేజ్ గా ఉంటుంది అందుకే నా అవుట్పుట్ 180 డిగ్రీల ఫేజ్ లో ఉంది ఆపై ఈ అవుట్పుట్ యొక్క ఈ భాగం β ద్వారా తిరిగి ఇన్పుట్ కి ఇవ్వబడుతుంది ఇది ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ద్వారా ఇవ్వబడుతుంది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ తప్పని సరిగా 180 డిగ్రీల ఫేజ్ మార్పును ప్రవేశపెట్టాలని వ్రాయబడింది అదే సమయంలో అవుట్పుట్ నుండి ఇన్పుట్కు వోల్టేజ్ను తిరిగి ఇస్తుంది ఇది పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ని నిర్ధారిస్తుంది మరియు మనం ఇక్కడ గీస్తున్న ఈ అమరిక ఇక్కడ ఇప్పటికే చిత్రంలోచూపబడింది సరేనా కాబట్టి ఇన్పుట్ సిగ్నల్ 0 డిగ్రీ 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ చూస్తే యాంప్లిఫైయర్ ఇన్వర్ట్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ యొక్క 180 డిగ్రీ భాగం ఇన్పుట్ కి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇది 180 డిగ్రీల ఫేజ్ ఎందుకంటే ఇదే వోల్టేజ్ ఇది Vo అవునా వోల్టేజ్ యొక్క ఒక భాగం ఇక్కడ మీరు చూస్తారు ఇది 0 డిగ్రీ అవునా కాబట్టి ఈ ఫేజ్ మార్పు ఈ ఫేజ్ మార్పును చూడు β నెట్వర్క్ ద్వారా పరిచయం చేయబడింది ఇక్కడ చూపబడినది ఇదే మరియు ఈ విషయాలు ఈ విధంగా పనిచేస్తాయి కాబట్టి మొదటి విషయం ఏమిటంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లో ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ని ఉపయోగించటం ద్వారా మనము 180 డిగ్రీల ఫేజ్ మార్పును పరిచయం చేయగలము అని నేను ఒక స్థిర వోల్టేజ్ Vin ని పరిగణన లోకి తీసుకుని యాంప్లిఫైయర్ ఇన్పుట్ వద్ద ఇన్ పుట్ గా అనువర్తిస్తే నేను Vo A Vi ని పొందగలను ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ β ఇన్ పుట్ కి ఇవ్వబడిన ఫీడ్ బ్యాక్ ని నిర్ణయిస్తుంది కాబట్టి Vf β Vo మనకు లభించిన విలువను ప్రత్యామ్నాయం చేస్తే Vo Vi అని మనకు తెలుసు Vf β Vo ఉందని తెలుసు ఆసిలేటర్ కోసం ఫీడ్ బ్యాక్ యాంప్లిఫైయర్ ను డ్రైవ్ చేయాలి అందువల్ల Vf తప్పక Vi గా పనిచేయాలి అవునా ఆసిలేటర్కు ఇది కూడా సులభం మరియు మనకు కావలసినది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ను నడపటం అందువల్ల Vf ఫీడ్ బ్యాక్ వోల్టేజ్ అయిననూ తప్పనిసరిగా ఇన్పుట్ వోల్టేజ్ వలె పనిచేస్తుంది అందువల్ల మనకుVf Vi గా పనిచేయడానికి సరిపోతుంది Aβ 1 గా ఉన్నప్పుడు అవునా మీరు ఈ ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ని చూడండి ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ని చూడండి ఫీడ్ బ్యాక్ వోల్టేజ్ గెయిన్ గెయిన్ β Vi కాబట్టి కానీ వాస్తవానికి మనకు కావలసిన Vf యొక్క విలువ Vi కి సమానంగా ఉండాలి అవునా ఫీడ్ బ్యాక్ వోల్టేజ్ యాంప్లిఫైయర్ ని డ్రైవ్ చేయాలి కాబట్టి దీన్ని చేయటానికి ఈ A మరియు β యొక్క మోడ్ మనకు అవసరం రెండవ విషయం ఏమిటంటే Vf యొక్క ఫేజ్ మరియు Vi ఫేజ్ ఒకటిగా ఉండాలి ఇది మొదటి విషయం సరేనా A ని తీసుకుందాము రెండవది ఫీడ్ బ్యాక్ యొక్క ఫేజ్ కాబట్టి మేము చెప్పేది అంతా సరే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో కూడిన ఇన్వర్టింగ్ యామ్ప్లిఫయర్ ద్వారా ప్రవేశపెట్టబడిన ఫేజ్ 180 డిగ్రీలతో పాటు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ని ప్రవేశపెట్టాలి ఇది పాజిటివ్ ఫీడ్ బ్యాక్ స్పందనను నిర్ధారిస్తుంది కాబట్టి మొత్తం ఫేజ్ షిఫ్ట్ 360 డిగ్రీ లేదా 0 డిగ్రీ అంటే నా Vf మరియు Vi ఒకే ఫేజ్లో ఉన్నాయి తెలిసిందా మొదటి విషయం ఏమిటంటే నా Vf Vi కి సమానంగా ఉండాలి మరియు నా Aβ 1 కి సమానంగా ఉండాలి అని పొందడానికి అది నా మొదటి షరతు నా రెండవ షరతు ఏమిటంటే Vf మరియు Vi లు ఒకే ఫేజ్ లో ఉండాలి కాబట్టి ఈ స్థితిలో మనము ఒక సర్క్యూట్ను నడిపించాము మరియు అది బాహ్య ఇన్పుట్ సర్క్యూట్ అవసరం లేకుండా ఆసిలేటర్గా పని చేస్తుంది పైన పేర్కొన్న రెండు షరతులలో మొదటి షరతు ఒకటి కాబట్టి నేను దీన్ని తీసివేస్తాను కాబట్టి ఇప్పుడు ఇది గందరగోళంగా అనిపించటం లేదు ఇది షరతు ఒకటి అని చెప్పండి ఇది షరతు రెండు అవునా సర్క్యూట్ను ఆసిలేటర్గా పని చేయడానికి అవసరమైన పై పరిస్థితులను బార్క్ హాసన్ క్రైటీరియా ఫర్ ఆసిలేషన్ అని అంటారు కాబట్టి బార్క్ హాసన్ క్రైటీరియా ఫర్ ఆసిలేషన్ ఏమిటి అని ఎవరైనా అడిగినప్పుడుమనము చెప్పగలం రెండు ప్రమాణాలు ఉన్నాయని మొదటిది | A β | 1 రెండవది Vf Vi లు ఒకే ఫేజ్ కలిగి ఉండాలి లేదా ఫీడ్ బ్యాక్ సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ ఒకే ఫేజ్ కలిగి ఉండాలి కాబట్టి మనము ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ ఉపయోగిస్తూ ఫీడ్ బ్యాక్ ద్వారా 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ నూ ప్రవేశపెట్టాలి మనము నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ ని ఉపయోగిస్తుంటే ఫీడ్ బ్యాక్ ఏ విధమైన ఫేజ్ షిఫ్ట్ ప్రవేశ పెట్ట కూడదు కాబట్టి బార్క్ హాసన్ ప్రమాణం ప్రకారం ఏమి చెపుతుంది అంటే లూప్ చుట్టూ ఉన్న మొత్తం ఫేజ్ మార్పు ఇన్పుట్ నుండి యాంప్లిఫైయర్ కి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా ఒక సిగ్నల్ లాగా ముందుకు వచ్చి తిరిగి ఇన్పుట్కు వెళితే అప్పుడు లూప్ను పూర్తి చేస్తే 0 డిగ్రీ లేదా 360 డిగ్రీలు అవుతుంది అవునా ఆ విధముగా మొత్తము ఫేజ్ షిఫ్ట్ 0 డిగ్రీ లేదా 360 డిగ్రీ అవుతుంది అది మొదటి ప్రమాణం అంటే నేను ఇన్పుట్ సిగ్నల్ను అనువర్తింపజేస్తే నా అవుట్ పుట్ సిగ్నల్ ఆసిలేటర్ యొక్క ఇన్పుట్కు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా అందించబడుతుంది అప్పుడు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద్వారా తిరిగి అందించబడే నా అవుట్పుట్ ఇన్పుట్ తో ఫేజ్ లో ఉంటుంది ఇది నా మొదటి షరతు కాబట్టి అది నా అవుట్పుట్ వోల్టేజ్ అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటే అప్పుడు నా ఫీడ్బ్యాక్ నెట్వర్క్ 180 ఫేజ్ ని అందించాలి నా అవుట్ పుట్ ఇన్పుట్ తో ఫేజ్ లో ఉంటే నా ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ఏ విధమైన ఫేజ్ షిఫ్ట్ ని అందించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రెండు మీరు సరిగ్గా గుర్తుంచుకోవలసిన విషయాలు ఇది మొదటి విషయం ఇక రెండవ విషయం ఏమిటంటే రెండవ విషయం ఏమిటంటే యాంప్లిఫైయర్ యొక్క ఓపెన్ లూప్ గెయిన్ పరిమాణం మరియు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ యొక్క లబ్దము యాంప్లిఫైయర్ యొక్క ఓపెన్ లూప్ గెయిన్ A అనుకుంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ β అవుతుంది అవునా కాబట్టి యాంప్లిఫైయర్ యొక్క ఓపెన్ లూప్ గెయిన్ పరిమాణం మరియు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ యొక్క ప్రోడక్ట్ ఎల్లప్పుడూ 1 కి సమానంగా ఉండాలి ఎందుకు ఎందుకంటే Vf అనేది ఫీడ్బ్యాక్ వోల్టేజ్ A β Vi మరియు Vi విలువ ఇన్పుట్ సిగ్నల్ డ్రైవ్ చేయగలిగే విధముగా ఉండాలి Vf విలువ Vi కి సమానంగా ఉండాలి ఆ పరిస్థితిని శాటిస్ఫై చేయటానికి A β 1 కాబట్టి మీరు గుర్తుంచుకోవలసిన షరతులు ఈ రెండు సరిగ్గా బార్క్ హాసన్ ప్రమాణం అంటే ఏమిటి మరియు అది ఏమి చెపుతుంది సరేనా కాబట్టి మీరు తెరపైకి తిరిగి వస్తే మీరు ఈ రెండు షరతులను సంతృప్తి పరచగలిగితే మీరు మొదటి రెండు షరతులను సంతృప్తి పరిస్తే స్థిరమైన పౌనఃపున్యం మరియు గెయిన్ కలిగిన యొక్క స్థిరమైన ఆసిలేషన్స్ ని ఉత్పత్తి చేసే ఆసిలేటర్ సర్క్యూట్ గా పనిచేస్తుంది మీరు ఈ పరిస్థితులను సంతృప్తిపరిస్తే ఆసిలేషన్స్ ని ఉత్పత్తి చేసే ఆసిలేటర్ సర్క్యూట్ గా పనిచేస్తుంది స్థిరమైన పౌనఃపున్యాన్ని మరియు గెయిన్ యొక్క స్థిరమైన ఆసిలేషన్స్ ని ప్రారంభించడానికి ఇన్పుట్ సిగ్నల్ అవసరం లేదు ఆచరణలో మొదట్లో Aβ విలువ ఒకటి కంటే కొద్దిగా ఎక్కువ చేసి ఆసిలేషన్స్ ప్రారంభము అయిన తరువాత ఆ విలువను 1 కి సర్దుబాటు చేస్తే చివరకు నిరంతర ఆసిలేషన్ లేదా స్వీయ నిరంతర ఆసిలేషన్స్ వస్తాయి కాబట్టి ఐడియల్ గా ఐతే ఇన్పుట్ అవసరం లేదు కానీ ప్రాక్టికల్ గా లేదా ఆచరణలో Aβ విలువ 1 కంటే కాస్త ఎక్కువగా తీసుకుని ఆసిలేషన్స్ మొదలైన తరువాత Aβ విలువను 1 కి సమానం చేయాలి ఇప్పుడు ఆసిలేషన్స్ పై Aβ యొక్క ప్రభావము ఏమిటో చూద్దాము కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు ఎలా పనిచేస్తాయో సరిగ్గా మీకు తెలిస్తే ఆసిలేషన్స్ పై Aβ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం

కాబాట్టి A β విలువ 1 కి ఎందుకు సమానము గా ఉండాలో ఇప్పడు మీకు తెలిసింది అనుకుంటా ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు ఇన్పుట్ అవసరము లేకుంటే ఆసిలేషన్స్ ఎలా మొదలవుతాయి మనము ఆసిలేషన్స్ ని ఎలా పొందగలము ఎక్కడ నుండి ఎప్పటి నుండి ఈ వోల్టేజ్ రావటం మొదలవుతుంది ఈ రెండు ప్రశ్నలు అవునా ఎక్కడా కూడా ఇన్పుట్ ని అనువర్తింప చేయనపుడు వోల్టేజ్ ఎప్పుడు మరియు ఎక్కడ నుండి రావటం మొదలవుతుంది కాబట్టి ఈ రెండు సిగ్నల్స్ ని అర్ధము చేసుకోవాలి ఈ ఆసిలేషన్స్ ఎలా మొదలవుతాయి మరియు ఈ సిగ్నల్ వోల్టేజ్ ఎక్కడ నుండి వస్తుంది అని కాబట్టి ప్రారంభములో ఆసిలేటర్ యొక్క ప్రారంభ వోల్టేజ్ కాబట్టి ఆసిలేటర్ సర్క్యూట్లో మీరు చూసే రెసిస్టర్ లలో కొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్లు ఉంటాయి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఈ ఫ్రీ ఎలక్ట్రాన్లు యాదృచ్చికంగా వివిధ దశలో తిరుగుతూ ఉంటాయి అవునా ఆ విధముగా తిరిగే ఎలక్ట్రాన్ల కదలిక మూలముగా నాయిస్ అనబడే వోల్టేజ్ ఉత్పత్తి అవుతుంది అవునా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ప్రతీ రెసిస్టర్ కొన్ని ఫ్రీ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరుసెమీకండక్టర్ పరికరాలు మరియు వాటి యొక్క భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రీ ఎలక్ట్రాన్లు ఎలా ఉన్నాయి హోల్స్ ఎలా ఉన్నాయి సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద సెమీకండక్టర్ పరికరాలలో లో ఈ కదలికలు ఎలా వస్తున్నాయి మనము ఈ విషయాలను ఊహించుకొని అవి ఎలా జరుగుతాయో తెలుసుకోవాలి అందువల్ల ఫ్రీ ఎలక్ట్రాన్లు ఉన్నాయని మనము ఊహిస్తున్నాము మరియు సాధారణ గది ఉష్ణోగ్రత యొక్క ప్రభావంతో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్లు స్వేచ్చగా యాదృచ్ఛికంగా వివిధ దిశలలో కదులుతూ ఉంటాయి కానీ యాదృచ్ఛికంగా కదలడం ప్రారంభించే కొన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ యొక్క కదలిక నాయిస్ ని కలిగిస్తుంది ఇది రెసిస్టన్స్ అంతటా నాయిస్ ని చేస్తుంది నాయిస్ ని అంతటా ఉన్న ఇటువంటి నాయిస్ యామ్ప్లిఫై వోల్టేజీలు చేయబడతాయి రెసిస్టన్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి నాయిస్ వోల్టేజ్కు కారణమయ్యే ఫ్రీ ఎలక్ట్రాన్లు గది ఉష్ణోగ్రత వద్దకదులుతాయి ఈ నాయిస్ వోల్టేజ్ యొక్క ఉనికి రెసిస్టన్స్ అంతటా ని విస్తరించబడుతుంది ఎందుకంటే మనకు ఆసిలేటర్ సర్క్యూట్ ఉంది మీరు తిరిగి తెరపైకి వస్తే ఈ వోల్టేజ్ రెసిస్టన్స్ అంతటా విస్తరించబడుతుంది అందువల్ల అలాంటి చిన్న నాయిస్ వోల్టేజ్లను యమ్ప్లిఫై చేయటానికి మనం A β విలువ 1 కంటే కొంచెము ఎక్కువగా ఉంచాలి నాయిస్ వోల్టేజ్ యొక్క యమ్ప్లిఫికేషన్ రెసిస్టన్స్ లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చిన్న నాయిస్ వోల్టేజ్ మరియు సాధారణముగా గది ఉష్ణోగ్రత వద్ద ఇవి వివిధ దిశలలో యాదృచ్చికంగా కదులుతూ ఉంటాయి ఇప్పుడు మనము యాంప్లిఫికేషన్ ని ప్రారంభించిన తర్వాత అటువంటి యాంప్లిఫైయర్ వోల్టేజ్ అవుట్పుట్ టెర్మినల్స్ వద్ద కనిపిస్తుంది యాంప్లిఫైయర్ సర్క్యూట్ యొక్క ఇన్ పుట్ ని నడపడానికి అవుట్ పుట్ యొక్క ఒక భాగం సరిపోతుంది అప్పుడు సర్క్యూట్ 1 కి సమానంగా సర్దుబాటు అవుతుంది మరియు ఫేజ్ షిఫ్ట్ 360 డిగ్రీ లేదా 0 డిగ్రీ కాబట్టి మనము నిరంతర ఆసిలేషన్స్ ని పొందవచ్చు కాబట్టి ఆసిలేటర్ సర్క్యూట్ను ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ప్రారంభములో వోల్టేజ్ ఇలా ఉంటుంది కాబట్టి ఉదాహరణ చూద్దాం సరే ఆసక్తికరంగా ఉన్న ఒక ఉదాహరణ చూద్దాం కాబట్టి సమస్య ఏమిటంటే ముందుగా సమస్య ప్రతిపాదనని చదవండి ఒక నిర్దిష్ట ఆసిలేటర్ సర్క్యూట్లో గెయిన్ ఇవ్వబడుతుంది మరియు ఫీడ్ బ్యాక్ ఇవ్వబడుతుంది నిరంతర ఆసిలేషన్స్ కోసం బార్క్హౌసెన్ ప్రమాణాన్ని ధృవీకరించండి సర్క్యూట్ యొక్క ఆసిలేషన్స్ యొక్క పౌనఃపున్యాన్ని కూడా కనుగొనండి కాబట్టి మన ప్రమాణం A మరియు β ల ప్రోడక్ట్ 1 కి సమానముగా ఉండాలి రెండవది ఫీడ్ బ్యాక్ ద్వారా అందించబడిన ఇన్పుట్ యొక్క ఫేజ్ 0 డిగ్రీలుగా ఉండాలి మూడవదిఏ పౌనఃపున్యం దగ్గర ఆసిలేషన్స్ ప్రారంభము కావాలో ఆ పౌనఃపున్యం కనుగొనడం అవసరం ఇది మనల్ని అడిగినది మనకు ఇవ్వబడినది మనకు గెయిన్ ఇవ్వబడుతుంది మరియు తరువాత β ఇవ్వబడుతుంది కాబట్టి బార్క్ హాసన్ ప్రమాణాలను ధృవీకరించడానికి A ఇవ్వబడుతుంది β ఇవ్వబడుతుంది అంటే మనం A మరియు β ల ప్రోడక్ట్ 1 కి సమానమైన ఫ్రీక్వెన్సీ వద్ద ధృవీకరించాలి దీని కోసం ఫేజ్ షిఫ్ట్ 0 డిగ్రీలుగా ఉంచాలి కాబట్టి A β ని రెక్టాంగ్యులర్ ఫాం లో వ్యక్తీకరించనివ్వండి మనం రెక్టాంగ్యులర్ ఫాం లో వ్యక్తపరచవలసి వచ్చినప్పుడు నేను ఈ విలువ ని A β లోకి వ్రాస్తాను నేను ఈ సమీకరణంపై మరింత పని చేస్తే నేను ఈ విలువను పొందుతాను ఇప్పుడు నేను డినామినేటర్ ని గుర్తించినట్లయితే నేను డినామినేటర్ ని గుర్తించాను కాబట్టి మళ్ళీ మీరు విద్యార్థులు మీరు మాధమాటిక్స్ ని అర్థం చేసుకోవలసి ఉంది ఇవి చాలా ప్రాథమిక గణితం చాలా ప్రాథమిక గణితం కాబట్టి ఈ విషయాలు మీకు బాగా తెలుసు అని అనుకుంటాను కాబట్టి Aβ ఇది మనకు ఈ సమీకరణం ఉంది నేను ఈ సమీకరణం లో గల డినామినేటర్ ని రేషనలైజ్ చేయాలి కాబట్టి మనకు ఈ సమీకరణం ఉంది మరియు ఈ సమీకరణాన్ని పరిష్కరించడం వల్ల Aβ ఈ సమీకరణానికి కి సమానముగా ఉంటుంది ఇప్పుడు A β 0 డిగ్రీ అవునా అది ఒక ప్రమాణం కాబట్టి Aβ యొక్క ఇమాజినరీ పార్ట్ 0 గా ఉండాలి కాబట్టి ఈ సమీకరణంలో ఇమాజినరీ పార్ట్ ఏది ఇమాజినరీ పార్ట్ ని 0 కి సమానంగా చేయాలి ఈ విలువలో ఒమేగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇమాజినరీ పార్ట్ ఎక్కడవుందో మీరు చూడండి మీరు చూస్తున్న ఈ భాగము ఇమాజినరీ పార్ట్ ఈ ఫ్రీక్వెన్సీ వద్ద A β విలువ A ఇంటూ β గా లభిస్తుంది 103 గా ఉన్న ఈ విలువ ని గుణిస్తే మనకు A β విలువ 1 కి సమానమవుతుంది ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తే మనము A β విలువ 1 గా కనుగొంటాము అవునా అదే మనకి కావలసినది ఒమేగా విలువ 2103 ఐతే మనకు Aβ0 అప్పుడు ఇమాజినరీ పార్ట్ విలువ 0 Aβ1 అయినప్పుడు బార్క్ హాసన్ ప్రమాణము శాటిస్ఫై అయినది అవునా Aβ విలువ 0 కాబట్టి మరియు A ఇంటూ β 1 కాబట్టి ఫేజ్ 0 అయింది మరియు A ఇంటూ β 1 కి సమానమైనది కాబట్టి ఈ సమస్యని మనము పరిష్కరించగలిగాము కాబట్టి ఇప్పుడు ఇది బార్క్ హాసన్ ప్రమాణము ఎలా శాటిస్ఫై చేసిందో మనకు తెలిసింది కానీ మనము ఆసిలేషన్స్ ఏ ఫ్రీక్వెన్సీ వద్ద మొదలవుతాయో కనుక్కోవాలి అంతే కదా కాబట్టి మనము ఫ్రీక్వెన్సీ ని కనుక్కుందాము అవునా కాబట్టి మీరు తెర పైన చుస్తే ఏమి చూస్తున్నారు Aβ విలువ 1 కి సమానమైనప్పుడు వచ్చే ఒమేగా విలువ దగ్గర ఆసిలేట్ అయ్యే సర్క్యూట్ మరియు అదే సమయములో ఫేజ్ షిఫ్ట్ విలువ 0 ఒమేగా విలువ 2 π f కి సమానము కాబట్టి fw2π మనకి ఒమేగా విలువ తెలుసు ఒమేగా విలువ 103 by 2π or 318 309 హెర్ట్జ్ 318 309 హెర్ట్జ్ ఇది తప్పు 103 ని మాత్రమే తీసుకోండి 103 ఇది చాలా సులువు అవునా ఒమేగా విలువ 2πf ఆని మనకు ముందే తెలుసు లేదా f విలువ w2π కి సమానము అనీ తెలుసు మనకు ఒమేగా విలువ 2103 ఇంటూ 10 రేడియాన్ పర్ సెకండ్ ఈ విలువని మనము ప్రతేక్షేపిస్తే మనకు f విలువ 318 309 హెర్ట్జ్ కి సమానమవుతుంది ఈ ఫ్రీక్వెన్సీ వద్ద నుండే ఆసిలేషన్స్ మొదలవుతాయి కాబట్టి బార్క్ హాసన్ ప్రమాణాన్ని శాటిస్ఫై చేసినది అని తెలుసుకున్నాము మరియు ఫ్రీక్వెన్సీ ని కూడా కనుగొన్నాము మనము రెండు విషయాలు తెలుసుకున్నాము అవునా కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో మనం ఏమి చూశాము ఆసిలేటర్ ఎలా పనిచేస్తుందో చూశాము ఆసిలేటర్ అంటే ఏమిటి ఆసిలేటర్ కనీస అవసరాలు ఏమిటి రెండవది ఒక సర్క్యూట్ ని ఆసిలేటర్గా మార్చడానికి బార్క్ హాసన్ ప్రమాణం అవసరం అని చూశాము Aβ 1 కంటే ఎక్కువ A ఏమి జరుగుతుందో మనం చూశాము అది 1 కి సమానం అయితే ఏమి జరుగుతుంది ఇది 1 కన్నా తక్కువ ఉంటే ఏమి జరుగుతుంది మనము ఒక సమస్యను పరిష్కరించాము ఇచ్చిన సమస్య విలువల సమితి బార్క్ హాసన్ ప్రమాణాన్ని సంతృప్తిపరుస్తుందో లేదో ధృవీకరించాము లేదా అర్థంచేసుకున్నాము ఇప్పుడు తరువాతి మాడ్యూల్లో ఆసిలేటర్లను ఎలా వర్గీకరించవచ్చో మనం చూస్తాము మనం ఆసిలేటర్లను వర్గీకరిస్తాము ఇప్పటి వరకు మనం చూసినది ఏమిటంటే ఆసిలేటర్లు మరియు ఆసిలేటర్ యొక్క ప్రమాణాలు ఏమిటి తదుపరి మాడ్యూల్ నందు మనము ఆసిలేటర్ల యొక్క వర్గీకరణను చూస్తాము అప్పటి వరకు ఈ మాడ్యూల్లో బోధించిన విషయాలను మీరు మళ్ళీ మళ్ళీ చూడండి తరువాతి మాడ్యూల్లో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్త